అందరికీ నమస్కారం నేను జయంత ఛటర్జీ ఐఐటి కాన్పూర్ లో ప్రొఫెసర్ ని మనం మేనేజింగ్ సర్వీసెస్ సమకాలీన సమస్యలపై చర్చిస్తున్నాము మనం ఇటీవల చర్చిస్తున్నది ఏమిటంటే సేవ యొక్క అస్పష్టత మరియు వైవిధ్యత నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లు మరియు ఈ లక్షణాల నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టతలు ఉదాహరణకు నైరూప్యత వంటివి కాబట్టి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లేదా ఫైనాన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి సేవలను ఏ భౌతిక వస్తువులతోనూ పోల్చలేము మరియు అందువల్ల కస్టమర్ సేవతో నిమగ్నమయ్యే ముందు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండే నైరూప్య భావనలు ఉన్నాయి అదేవిధంగా మనం శోధించలేని సమస్య ఉంది అనగా ఫిజియోథెరపీ వంటి కొన్ని సేవలు ఉన్నాయి ఇక్కడ మీరు సేవను అనుభవించే వరకు ఆ నిర్దిష్ట సేవ యొక్క ప్రభావం లేదా ఫలితం మీరు నిజంగా అర్థం చేసుకోలేరు మరియు ఆ సేవ యొక్క ఫలితం పూర్తిగా గ్రహించలేరు అదేవిధంగా మనకు సాధారణత సమస్య ఉంది ఉదాహరణకు హోటల్ గది గది పరిమాణానికి సంబంధించి సేవతో నిమగ్నమయ్యే ముందు కొంత విలక్షణత ఉండవచ్చు కానీ ఒక ఫైవ్ స్టార్ హోటల్ గది అద్దెకు పది రెట్లు ఎక్కువ కోరినప్పుడు అది సమర్థించబడుతుందో లేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే హోటల్ గది హోటల్ గదే కదా అని ఎవరైనా భావిస్తారు కాబట్టి వైవిధ్యత మరియు అస్పష్టత నుండి ఉత్పన్నమయ్యే ఈ సంక్లిష్టతలను పరిష్కరించడానికి నిర్వహణ సమస్య వేర్వేరు విధానాల ద్వారా తీర్చబడుతుంది మరియు మనం రెండు విధానాలను చర్చించాము ఒకటి ప్రచారం మరియు మరొకటి ప్రక్రియ ప్రచారంలో పర్యాటకం లేదా వైద్య చికిత్స వంటి అనేక ఉదాహరణలను మనం చూశాము మరియు సమాచార వ్యూహం ప్రచార వ్యూహం వినియోగదారుల విద్యా వ్యూహం అస్పష్టంగా తలెత్తే సంక్లిష్టతలను ఎలా స్పష్టంగా చూడగలవో చూశాము చాలా ఎక్కువ మరియు విలాసవంతమైన హోటల్ చైన్ గ్లోబల్ చైన్ అయిన హోటల్ యొక్క చాలా ప్రసిద్ధ ప్రమోషన్ ప్రచారం యొక్క ఉదాహరణను నేను మీకు చెప్పగలను మరియు వారు టీవీలో లేదా మూవీ క్లిప్లలో లేదా రేడియో ప్రకటనలలో మరియు కొన్ని ముద్రణ ప్రకటనల ద్వారా చూపించే ప్రమోషన్ ప్రచారాన్ని సృష్టించారు ఒక కస్టమర్ రైలులో ఎక్కాడు మరియు అతను ఒక కంపార్ట్మెంట్ నుండి మరొక కంపార్ట్మెంట్ గుండా ముందుకు వెళుతున్నప్పుడు అతను సముద్ర తీరం నుండి ఒక పర్వత వాలు విస్తృత బహిరంగ పచ్చికభూములు ద్వీపం వంటి ప్రాంతం బహామాస్ వంటి ప్రదేశానికి వెళుతున్నాడని ఇది చూపించింది చివరకు అతను ఒక కంపార్ట్మెంట్లో స్థిరపడతాడు మరియు అతను కిటికీ నుండి చూస్తున్నప్పుడు అతను పువ్వులు వికసించడం పక్షులు ఎగరడం పిల్లలు ఆడుకోవడం అతను విభిన్న దృశ్యాలు చూస్తాడు ప్రకటనల శ్రేణి యొక్క ప్రచారం ఎల్లప్పుడూ ఒక ప్రకటనతో ముగుస్తుంది 'అనుభవాన్ని అడగండి మరియు మేము అందిస్తాము' కాబట్టి ప్రాథమికంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది స్పష్టమైన చిత్రాలతో బాగా తయారుచేసిన ప్రచారం హోటల్ యొక్క అనుభవపూర్వక అంశాన్ని తెలియజేస్తుంది ఆ హోటల్ అందించే అనుభవం యొక్క బహుముఖ ప్రజ్ఞ మరియు తద్వారా ఇది సేవ ప్రతిపాదనను విలువ ప్రతిపాదన ధర ప్రతిపాదన మరియు మొదలైన వాటికి వ్యతిరేకంగా సమర్థించటానికి ప్రయత్నిస్తుంది అనుసంధానించబడిన ధరల గురించి మనం చర్చించాము మరియు మనం ఈ 'P' ని అంటే ధర యొక్క భాగాన్ని కొంచెం వివరంగా తరువాత చర్చిస్తాము కానీ ఈ సమయంలో మనం ప్రక్రియలను కూడా చూశాము మరియు ప్రక్రియలను ఎలా మ్యాప్ చేయవచ్చు మనం ఒక సేవా ప్రణాళికని లేదా రేఖా చిత్రాన్ని ఎలా సృష్టించగలం దీని ద్వారా మనం అడ్డంకులను కనుగొనవచ్చు లేదా వివిధ విఫల వివరాలను గుర్తించగలము మరియు సేవను మెరుగుపరచడానికి మనం FMEA రకం అంటే వైఫల్యం మోడ్ రకం విశ్లేషణను ఎలా చేయగలం సేవా సంక్లిష్టతకు ఈ ప్రక్రియ ప్రతిస్పందన యొక్క ముగింపు విభాగంలో ఈ రోజు మనం మరో ఆసక్తికరమైన అంశాన్ని చర్చిస్తాము ఇది పునఃరూపకల్పన సేవలు కాబట్టి క్రొత్త సేవను సృష్టించడానికి ఇప్పటికే ఉన్న సేవను మ్యాప్ చేయగలిగినట్లే మనం రేఖా చిత్రాన్ని మరియు అడ్డంకి సేవను చూడవచ్చు మనం సేవా పటాన్ని చూడవచ్చు మరియు అర్థం చేసుకోవచ్చు అవి వైఫల్య వివరాలు అదే విధంగా ప్రాసెస్ మ్యాపింగ్ ఒక సేవను పునఃరూపకల్పన చేయడానికి కూడా మనకు సహాయపడుతుంది నేను మీకు ఐఐటి కాన్పూర్లోని లైబ్రరీ సేవ యొక్క పునఃరూపకల్పన ఉదాహరణ ఇస్తాను కాబట్టి లైబ్రరీ సేవకు సంబంధించి విద్యార్థుల మరియు అధ్యాపకుల ప్రస్తుత అనుభవం చూద్దాం ఈ రోజు అన్ని రకాల డిజిటల్ వనరులు అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి చాలా మంది లైబ్రరీకి వెళ్ళరు కానీ ఆ లైబ్రరీ వారి డెస్క్టాప్కు వస్తుంది కాబట్టి మనకు భారీ భవనం ఉంది మరియు మనకు చాలా పాత పుస్తకాలు ఉన్నాయి జర్నల్స్ యొక్క భారీ ఖజానా ఉంది విద్యార్థులు మరియు అధ్యాపకుల డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో ఎలక్ట్రానిక్ వనరుగా సులభంగా అనేక జర్నల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి పథం ఏమిటో తిరిగి అంచనా వేయాలనుకున్నాము ఐఐటి కాన్పూర్ లో లైబ్రరీ సేవను ఇప్పటి నుండి 20 25 10 సంవత్సరాల ముందుకు ఉండేటట్లు పునఃరూపకల్పన ఎలా చేయాలి మనం వినియోగదారుల అభిప్రాయాన్ని విస్తృతంగా సర్వే చేసినప్పుడు మనకు ప్రశ్నాపత్రం ఆధారిత సేవ ఇంటర్వ్యూలు ఉన్నాయి ప్రతిఒక్కరూ కొన్ని సాధారణ అవసరాలతో ఒకే చోట ఆగి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు వారు బహుళ కార్యకలాపాలను ఇష్టపడరు సెల్ఫ్ చెక్ అవుట్ లేదా జారీ చేసిన పుస్తకాల స్వీయ డిపాజిట్ వంటి స్వీయ సేవకు అవకాశాలను విస్తరించాలని వారు కోరుకుంటారు మరియు కొత్త అవసరాలు గుర్తించబడ్డాయి ఇక్కడ అధ్యాపకులు మరియు విద్యార్థులు మరింత జ్ఞాన ఆధారిత సేవలను కోరుకుంటారు ఒక సూచన ఇచ్చినట్లు అవసరానికి తగినట్లుగా సేవలు పుస్తకాల నుండి మరియు పత్రికల నుండి అవసరమైన వస్తువులను బయటకు తీయగలవు మరియు ఇతర గ్రంథాలయాల నుండి వస్తువులను తీసుకురాగల సేవలు ఉన్నాయి కాబట్టి ఒక విధమైన అభిసార చట్రం ప్రజలు కోరుకున్నారు ఇప్పుడు ఇప్పటికే ఉన్న లైబ్రరీ సేవ యొక్క ప్రక్రియను మ్యాపింగ్ చేయడం విభిన్న అంశాలను చూడటం ఇప్పుడు అడ్డంకులుగా ఉన్నాయి మరియు చాలా స్థలం లేదా సమయం లేదా వ్యక్తుల ఒడంబడిక తీసుకుంటుంది ప్రజలు ఎక్కువగా కోరుకునే కొత్త జ్ఞాన సేవ నిర్దేశక సేవను సృష్టించే అవకాశాలను మనం గుర్తించగలము ఉదాహరణకు ప్రాసెస్ మ్యాప్ ద్వారా ప్రస్తుత లాబీ చెక్పాయింట్ల శ్రేణి అని మనం గుర్తించగలము మీరు ఎడమ వైపు వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్ను తనిఖీ చేసే వ్యక్తులు ఉన్నారు మరియు బ్యాగ్ను జమ చేయమని అడుగుతారు మీరు పుస్తకాలతో లోపలికి వెళితే మీరు పుస్తకాలను జమ చేసే మరిన్ని అవరోధాలు ఉన్నాయి మీరు బయటకు వెళ్ళినప్పుడు పుస్తకాలను జారీ చేసే భాగం ఉంది మరియు అక్కడ నుండి మళ్ళీ మీ పుస్తకాలను తనిఖీ చేస్తారు కాబట్టి మనం సేవల యొక్క కొంత ఆటోమేషన్ను సృష్టించి ఈ అడ్డంకి పాయింట్లను మరియు సూపర్ ఫ్లోను చెక్పాయింట్లుగా గుర్తించడం ద్వారా మరియు స్వీయ సేవా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తొలగించవచ్చు మీ ముందు మీరు చూసే లైబ్రరీ యొక్క ఎంట్రీ లాబీని మీరు పునఃరూపకల్పన చేయవచ్చు ఈ కళాకారుడి దృక్పథం మీకు మరింత విస్తృత బహిరంగ అనుభూతిని ఇవ్వగలదు మరియు మీరు ఆ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు ఆపై ఈ జ్ఞాన గదిలో కొన్నింటిని సృష్టించండి కాబట్టి పాత సేవను పునరుద్ధరించడానికి ప్రాసెస్ మ్యాపింగ్ ద్వారా సేవా పునఃరూపకల్పన తరచుగా అవసరం అవుతుంది ఎందుకంటే ఉత్పత్తులు లేదా వ్యవస్థల వంటి చాలా సేవలు కొంత సహజమైన క్షీణతను కలిగి ఉంటాయి మరియు గగుర్పాటు బ్యూరోక్రసీ కారణంగా క్షీణత సమయం ఎలా గడుపుతుందో చూడటం ద్వారా గుర్తించవచ్చు కాబట్టి జ్ఞాన సేవల వంటి విలువలను జోడించే కార్యకలాపాలతో పోలిస్తే లైబ్రరీ పరిస్థితిలో ఉదాహరణకు నియంత్రణ యొక్క అధిక నిష్పత్తి ఉన్నప్పుడు ప్రక్రియ పునఃరూపకల్పన అవసరం అని గమనించవచ్చు ప్రాసెస్ మ్యాపింగ్ యొక్క పద్ధతి ద్వారా ప్రాసెస్ పునః రూపకల్పనను సాంకేతిక అంచనా మరియు పోకడల స్పాటింగ్తో అనుసంధానించవచ్చు మరియు పూర్తి కొత్త తరం సేవలను సృష్టించవచ్చు ఇది ఒక వైపు ప్రస్తుత సమస్యలను పరిష్కరిస్తుంది మరియు మరోవైపు ఇది పూర్తి క్రొత్త సెట్ను సృష్టిస్తుంది కాబట్టి పునఃరూపకల్పన సాధారణంగా ఇది సేవా వైఫల్యాలు లేదా మునుపటి విభజనలో చర్చించిన వైఫల్య పాయింట్ల వంటి సమస్యలను అధిగమించడానికి FMEA రకం విశ్లేషణ చేయడం ద్వారా పరిష్కరించవచ్చు ఇక్కడ మనం సంభవించే సంభావ్యతను సంభవించిన తీవ్రతను తగ్గింపు యొక్క సంభావ్యత మొదలైనవి చూడటం ద్వారా ప్రమాద అవగాహన సంఖ్యని తెలుసుకోవచ్చు సేవా మ్యాపింగ్ పునరావృత్తి సమయాన్ని తగ్గించడానికి పునఃరూపకల్పన చేయడానికి తనిఖీ చేయడం లేదా జారీ చేయడం వంటి విలువలను జోడించే చర్యలను తొలగించడానికి అనుమతిస్తుంది ఈ రోజు సులభంగా అందుబాటులో ఉన్న సాంకేతికతలైన బార్ కోడ్ టెక్నాలజీ ద్వారా మరియు RFID ద్వారా సులభంగా చేయవచ్చు ఇది మొత్తం ఉత్పాదకతను పెంచుతుంది మరియు చివరికి ఇది కస్టమర్ సంతృప్తిని పెంచుతుంది కాబట్టి మీరు కస్టమర్తో ప్రారంభించండి ప్రస్తుత ప్రక్రియ పటంతో సరిపోల్చండి కొత్త ప్రక్రియ ఆలోచనలను అభివృద్ధి చేయండి కొత్త ప్రక్రియలను నమూనా చేయండి కస్టమర్తో తనిఖీ చేసి ఆపై క్రమంగా వర్తింపచేయండి తరచూ పునఃరూపకల్పన చేయడానికి డ్రాయింగ్ బోర్డ్కి తిరిగి వెళ్లండి కాబట్టి సంక్షిప్తంగా మీరు మీ ముందు చూసినప్పుడు మనకు మూడు ప్రధాన కదలికలు ఉన్నాయి ఇక్కడ మనం పాత సేవా కాలం చెల్లిన సేవ నుండి క్రొత్త సేవా రూపకల్పనతో ప్రధానంగా ఈ మూడు బ్లాక్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరియు వాటిని గ్రాఫ్ట్ చేయడం ద్వారా వాటిని ఇప్పటికే ఉన్న సేవా పటంలో కలపడం ద్వారా విలువ లేని దశలను తొలగించడం ద్వారా మనం కొత్త సర్వీస్ డిజైన్ చేయవచ్చు ఈ మూడు దశలు స్వీయ సేవకు మారడం మరియు సమాచార మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాధ్యమైనంతవరకు ప్రత్యక్ష సేవలను అందించవచ్చు కాబట్టి నేను ఈ సెషన్ను మీ కోసం ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వడంతో ముగిస్తాను మ్యాప్ను శోధించండి పట్టిక తయారుచేయండి మీ సంస్థలో మీ ప్రస్తుత లైబ్రరీలో ప్రవాహాన్ని అర్థం చేసుకోండి లేదా మీరు ఉపయోగించే ఇతర పెద్ద లైబ్రరీ వ్యవస్థను అర్థం చేసుకోండి మరియు తరువాత అడ్డంకి వివరాలను అర్థం చేసుకోండి మన అభ్యాసం నుండి నేను మీకు చూపించిన ఉదాహరణ నుండి కొన్ని ఆలోచనలను తీసుకోండి ధోరణులను గుర్తించడంలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి మరియు భవిష్యత్ లైబ్రరీ కోసం కొత్త ప్రక్రియ పటాన్ని దృశ్యమానం చేయడానికి ప్రయత్నించండి ఈ ప్రక్రియలో విలువలు లేని సేవలను మాత్రమే తొలగించడానికి ప్రయత్నించండి వీలైనంత ఎక్కువగా స్వీయ సేవా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించండి సేవా అంశాల సహ సృష్టి కస్టమర్లను చేర్చండి కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని సేవలను మిళితం చేయడానికి కూడా ప్రయత్నించండి ఆపై మీరు మీ ముందు దృశ్యంతో ఉన్న ఈ రకమైన సందర్భాన్ని చూసివుండొచ్చు కాబట్టి ఎడమ ఎగువ మూలలో మీరు ఒక గొప్ప సాంప్రదాయ లైబ్రరీ బహుళ అంతస్తుల మిలియన్ల పుస్తకాల దృశ్యాన్ని చూస్తారు కంప్యూటర్లు ఇప్పుడు వేలాది పుస్తకాలను ఎలా భర్తీ చేస్తున్నాయో మనం ఇప్పటికే కుడి చేతి మూలలో చూడవచ్చు ఆపై నేను మీకు ఎడమ వైపు మూలలో చూపించాను దిగువ రెండు మూలలు ఎడమ మూలలో ఈ రోజు మనం ఉన్నాము వివిధ రకాల ఇ రీడర్ల వాడకం వందల వేల పుస్తకాలకు వేదికగా ఉపయోగపడే టాబ్లెట్లు ఉన్నాయి కానీ మీరు కొత్త లైబ్రరీ సేవను కొన్ని కొత్తగా కనుగొన్న సాంకేతికత మరియు ధోరణితో అనుసంధానించడానికి ప్రయత్నించండి దిగువ కుడి చేతి మూలలో ఒక రూపం మీకు చూపించినట్లుగా పుస్తకాలు వాడుకలో లేవా లేదా పుస్తకాలు కొత్త రూపం తీసుకుంటాయా అని ఆలోచించడానికి ప్రయత్నించండి కాబట్టి ప్రస్తుత ప్రక్రియ పటం ప్రస్తుత రేఖా చిత్రాన్ని తిరిగి పరిశీలించడం ద్వారా సేవా పునఃరూపకల్పనతో నిమగ్నమవ్వండి టెక్నాలజీ పోకడలతో దీన్ని సమగ్రపరచండి మరియు కొత్త వినూత్న కొత్త సేవా రూపకల్పనతో ముందుకు రండి ధన్యవాదాలు